IIoT కోసం SDN పై మునుపటి ఉపన్యాసంలో మనం 2 విషయాలను చూశాము మొదట SDN నిర్మాణం అంటే ఏమిటి సాధారణ SDN నిర్మాణం యొక్క విభిన్న భాగాలు ఏమిటి మరియు ఆ తరువాత మనం ఈ IIoT నిర్దిష్ట అవసరాలు మరియు SDN తో ఎలా కలిసిపోతామో పరిశీలించాము IIoT మరియు IIoT యొక్క ఈ ప్రత్యేక అవసరాలను మరింత సమర్థవంతంగా తీర్చడం ఇప్పుడు మనం ఈ ప్రత్యేకమైన ఉపన్యాసంలో వేర్వేరు నెట్వర్క్ దృశ్యాలకు SDN క్యాటరింగ్ యొక్క కొన్ని విభిన్న పరిష్కారాలను మరియు వర్తమానతను చూడబోతున్నాం మనం SDIIoT గురించి మాట్లాడుతుంటే మనకు వివిధ రకాల నెట్వర్క్లు గురించి మాట్లాడాలి సాంప్రదాయ పబ్లిక్ నెట్వర్క్లు ఇంటర్నెట్ పబ్లిక్ నెట్వర్క్లు IIoT కి మరింత ప్రత్యేకమైన సెన్సార్ నెట్వర్క్లు మరియు మనం ఈ క్లౌడ్ ముఖ్యంగా ఇండస్ట్రీ గ్రేడ్ క్లౌడ్ పారిశ్రామిక సాంప్రదాయ బస్సు నెట్వర్క్లు వేర్వేరు సెన్సార్లను కనెక్ట్ చేస్తాయి పరికర పొర మరియు మొదలైనవి మనం వాటిని SDN తో ఎనేబుల్ చేయబోతున్నాం మనం చాలా ఉన్నత స్థాయిని చూడబోతున్నాము మరియు ఈ నిర్మాణాలలో ప్రతి ఒక్కటి ప్రధాన క్లిష్ట ప్రాంతాలను గుర్తించడానికి ప్రయత్నిస్తాము ఇక్కడ SDN అమలు సవాలుగా ఉంటుంది మరియు మనం ఎలా చేయబోతున్నాo ఈ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనం చూడబోయేది ఇదే మొదట సెన్సార్ నెట్వర్క్తో ప్రారంభిద్దాం సెన్సార్లు IoT మరియు IIoT లకు కీలకం మనం వర్చువలైజేషన్ గురించి మాట్లాడుతుంటే సాఫ్ట్వేర్ సెన్సార్ నెట్వర్క్ ప్లాట్ఫారమ్లను నిర్వచించింది అంటే సాఫ్ట్వేర్ నిర్వచించాలనుకుంటున్న ప్రస్తుత సెన్సార్ నెట్వర్క్లు ప్రాథమికంగా సెన్సార్ పర్యవేక్షణ డేటా సముపార్జన మరియు నిర్వహణ మరియు ఈ సెన్సార్లు మరియు సెన్సార్ నెట్వర్క్ల ఆప్టిమైజేషన్ సమస్యలు గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి సాధారణంగా మనం ఇలాంటి SDN లేదా SD ఎనేబుల్ చేసిన సెన్సార్ నెట్వర్క్ యొక్క ఒక వీక్షణను కలిగి ఉంటారు మనం డేటా సమతలం చాలా దిగువన ఉండబోతున్నాము డేటా సమతలం విభిన్న సెన్సార్లను కలిగి ఉంటుంది ఇవి వేర్వేరు యాక్సెస్ కంట్రోల్ యాక్సెస్ పరికరాల ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండవచ్చు మరియు డేటా ప్లేన్లోని ఈ విభిన్న పరికరాలు సెన్సార్లు మొదలైనవి ఈ వేర్వేరు రవాణా పరికరాల కలిగిన కార్లు బస్సులు మరియు మొదలైన వాటిలో ఉండవచ్చు లేదా అవి వేర్వేరు పారిశ్రామిక భవనాలు లేదా ఇతర భాగాలలో ఉండవచ్చు అప్పుడు మనకు కంట్రోల్ ప్లేన్ ఉంది ఈ కంట్రోల్ ప్లేన్ ప్రాథమికంగా సెన్సార్ పర్యవేక్షణ డేటా సముపార్జన మరియు నిర్వహణ మరియు ఆప్టిమైజేషన్ కోసం వేర్వేరు భాగాలను కలిగి ఉంటుంది స్వయంప్రతిపత్త వ్యవస్థలలో స్వీయ ఆప్టిమైజేషన్ చాలా ముఖ్యం ఆప్టిమైజేషన్ మరియు సెల్ఫ్ సాఫ్ట్వేర్ నిర్వహణ మొత్తం సాఫ్ట్వేర్ డిఫైన్డ్ సెన్సార్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్లో అమలు చేయాలి వినియోగం తప్పు సహనం బిల్లింగ్ మరియు వ్యాపార తర్కం అమలు వంటి సమస్యలను జాగ్రత్తగా చూసుకునే ముందు ఈ విభిన్న అనువర్తనాలన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రత్యేక నియంత్రణ ప్లేన్ పై దృష్టి పెడదాం సెన్సార్ పర్యవేక్షణ డేటా సముపార్జన మరియు నిర్వహణ మరియు ఆప్టిమైజేషన్ సమస్యలను మనం స్వయంప్రతిపత్తి నిర్వహణ మరియు ఆప్టిమైజేషన్ దృక్కోణం నుండి జాగ్రత్తగా చూసుకోవాలి మీరు గమనించే ఈ 3 భాగాలు వేరే ఇతర నెట్వర్క్ సెట్టింగులలో కూడా పునరావృతమవుతాయి సాధారణంగా ఇంటర్నెట్లోని పబ్లిక్ నెట్వర్క్లను చూడండి పబ్లిక్ నెట్వర్క్లు స్విచ్లు రౌటర్లు మరియు యాక్సెస్ పరికరాలు వంటి విభిన్న భాగాలను కలిగి ఉంటాయి డేటా ప్లేన్లో ఇవి ఉంటాయి అప్లికేషన్ లేయర్లో ప్రాథమికంగా మనం ఇంతకుముందు మాట్లాడినవి అంతగా మారవు కానీ ఇక్కడ మనం సాఫ్ట్వేర్ నిర్వచించిన సెన్సార్ నెట్వర్క్ల సందర్భం లో చర్చించిన సమస్యల వంటివి కంట్రోల్ ప్లేన్లో పబ్లిక్ నెట్వర్క్ల సందర్భంలో మనకు ఇలాంటి రకమైన సమస్యలు ఉన్నాయి ఇక్కడ మనం నెట్వర్క్ పర్యవేక్షణ తరువాత డేటా ట్రాన్స్మిషన్ సేవ మరియు ముఖ్యంగా స్వయంప్రతిపత్తి నిర్వహణ మరియు ఆప్టిమైజేషన్ గురించి మాట్లాడుతున్నాము ఇది సాఫ్ట్వేర్ నిర్వచించిన సెన్సార్ నెట్వర్క్ల కోసం నియంత్రణ పొరలో మీరు చూసిన వాటికి చాలా పోలి ఉంటుంది పారిశ్రామిక క్లౌడ్ సందర్భంలో మనం చూసిన క్లౌడ్ చాలా ముఖ్యం IIoT ను అమలు చేయడానికి డేటా సెంటర్ మరియు క్లౌడ్ డేటా సెంటర్ నెట్వర్క్లు మరింత ప్రత్యేకంగా క్లౌడ్ చాలా ముఖ్యమైనవి పారిశ్రామిక క్లౌడ్ సెట్టింగుల కోసం సాఫ్ట్వేర్ IIoT ని నిర్వచించింది ఇక్కడ మీరు కంట్రోల్ ప్లేన్లో ఉన్న సమస్యలను జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ మనం ప్రాసెస్ యూనిట్ పర్యవేక్షణ డేటా ప్రాసెసింగ్ సేవ వంటి సమస్యలను జాగ్రత్తగా చూసుకోవాలి మరియు ఈ నిర్వహణ మరియు ఆప్టిమైజేషన్ మునుపటి మాదిరిగానే ఉంటుంది ప్రాసెసింగ్ మరియు ప్రాసెస్ యూనిట్ పర్యవేక్షణ ఇవి కంట్రోల్ ప్లేన్లో నిర్వహణ మరియు ఆప్టిమైజేషన్కు అదనంగా ఉన్నాయి IIoT సెట్టింగులలో పారిశ్రామిక క్లౌడ్ సాఫ్ట్వేర్ నిర్వచించిన పారిశ్రామిక క్లౌడ్లోని నియంత్రణ ప్లేన్ యొక్క బిల్డింగ్ బ్లాక్లు ఇవి మనం పారిశ్రామిక బస్సు నెట్వర్క్ ఈ విభిన్న సెన్సార్లు మరియు ఇతర నెట్వర్క్ పరికరాలను పారిశ్రామిక బస్సులో అమర్చబోతున్నారు ఇది మీ పారిశ్రామిక బస్ నెట్వర్క్ మరియు వేర్వేరు సెన్సార్లతో కూడిన ఈ వేర్వేరు యంత్రాలను అమర్చబోతున్నారు మరియు ఎప్పటిలాగే మనకు ఈ అనువర్తనాలు ఉన్నాయి అయితే ఇవి పారిశ్రామిక బస్ నెట్వర్క్కు ప్రత్యేకమైన విభిన్న భాగాలు SDIIoT లో నియంత్రణ ప్లేన్ చాలా ముఖ్యం మీరు ఇక్కడ బస్ స్టేట్ పర్యవేక్షణ డేటా ప్రాసెసింగ్ సేవ మరియు నిర్వహణ మరియు ఆప్టిమైజేషన్ కలిగి ఉన్నారు విభిన్న సెట్టింగులు మరియు విభిన్న నిర్మాణాల కోసం సాఫ్ట్వేర్ నిర్వచించిన నెట్వర్క్లు అన్నీ ఉన్నాయి అన్నిసాఫ్ట్వేర్ నిర్వచించిన నెట్వర్క్లకు చాలా రకాలైన పరిశోధన పనులు జరుగుతున్నాయి మరియు మరింత ప్రత్యేకంగా IoT మరియు IIoT లకు IIoT పారిశ్రామిక సెట్టింగుల అవసరాలు మరింత నిర్దిష్టంగా ఉన్నాయి ఇక్కడ కొన్ని నిర్దిష్ట అవసరాలు ఉన్నాయి 6TiSCH వర్కింగ్ గ్రూప్ అని పిలువబడే వర్కింగ్ గ్రూప్ ఉంది ఇది ప్రాథమికంగా TSCH ప్రాథమికంగా టైమ్ షెడ్యూల్డ్ ఛానల్ హోపింగ్ సమయ షెడ్యూల్ ఛానల్ వాస్తవానికి ఇక్కడ వారు మాట్లాడుకుంటున్నది టైమ్ స్లాట్డ్ మెకానిజంలో ఛానెల్ హోపింగ్ అక్కడ వారు అక్కడ ఉండబోయే టైమ్ స్లైస్లుగా ఉండబోతున్నారు మరియు ఈ వేర్వేరు టైమ్ స్లైస్లు లేదా టైమ్ స్లాట్లను వేర్వేరు పరికరాలకు కేటాయించడం మరియు నియంత్రిక అదే సమయంలో ఈ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ 6TiSCH ప్రాథమికంగా మాట్లాడుతుంది ఇది చాలా క్లుప్తంగా జరుగుతున్న ఒక భారీ పని నేను మీకు ముఖ్యాంశాలను ఇస్తాను కానీ మీరు దీనికి మించి మరింత తెలుసుకోవాలంటే ఇది మీరు సూచించగల ప్రత్యేక సాహిత్యం చాలా ఇతర సాహిత్యాలు గురించి మాట్లాడుతున్నాయి 6TiSCH ముఖ్యంగా సాఫ్ట్వేర్ నిర్వచించిన 6TiSCH చాలా విభిన్న పరిశోధనా సాహిత్యాలు ఉన్నాయి అవి మీకు అందుబాటులో ఉన్నాయి టైమ్ షెడ్యూల్ ఛానెల్ హోపింగ్ TiSCH దృష్టాంతంలో మనం పారిశ్రామిక సెట్టింగులలో చాలా ముఖ్యమైన నిర్ణయాత్మక కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాము ఈ నిర్ణయాత్మక సమాచార మార్పిడివనరుల కేటాయింపును IoT మరియు IIoT వంటి నిర్బంధ నెట్వర్క్లలో సమర్ధవంతంగా అందించడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఇవి శక్తి గణన నిల్వ నెట్వర్క్ వనరులు మరియు మొదలైన వాటికి సంబంధించి పరిమితి వివిధ లక్ష్యాలను ప్రవేశపెట్టిన ఈ IETF 6TiSCH పారిశ్రామిక ప్రక్రియ నియంత్రణ ఆటోమేషన్ మరియు పారిశ్రామిక అనువర్తనాల పర్యవేక్షణకు సంబంధించిన వర్కింగ్ గ్రూప్ ఉంది 6TiSCH లో SDN అమలు కోసం వివిధ సవాళ్లు ఉన్నాయి IIoT దృశ్యాలలో నమ్మదగని లింక్లతో వ్యవహరించే సవాళ్లు సవాళ్లు తక్కువ శక్తి నెట్వర్క్ దృశ్యాలు నెట్వర్క్ దృశ్యాలు నమ్మదగనివి మరియు లింక్లు మరియు భాగాలు మరియు దృశ్యాలకు సంబంధించి ఉన్నాయి ఇది ఎస్డిఎన్ను అమలు చేయాల్సిన అత్యంత డైనమిక్ నమ్మదగని తక్కువ శక్తి ఇది చాలా సవాలుగా ఉన్న పని మరియు అలా చేయడానికి చాలా పరిశోధన ప్రయత్నాలు జరుగుతున్నాయి మరియు 6TiSCH లో SDN అమలు గురించి ఒకరు ఎలా ఆలోచించవచ్చో అర్థం చేసుకోవడానికి మీరు ఈ సూచనను ప్రారంభించవచ్చు కంట్రోల్ ఓవర్ హెడ్ కూడా ఉంది ఎందుకంటే మీరు SDN గురించి మాట్లాడుతున్నారు SDN మీకు తెలిసిన ముఖ్యమైన సవాళ్ళలో ఒకటి ఈ ఓవర్ హెడ్ నియంత్రణను ఎదుర్కోవడం SDN లో కంట్రోల్ ఓవర్ హెడ్ ఒక ముఖ్యమైన సవాలు ఇది చాలా ప్రయోజనాలను ఇస్తుంది కానీ ఇది కూడా ఒక సవాలు మరియు ఈ నియంత్రణ ఓవర్హెడ్తో మీరు ఎలా వ్యవహరిస్తారు ప్రాథమికంగా స్లైసింగ్ విధానం ప్రతిపాదించబడింది ఈ ప్రత్యేకమైన స్లైసింగ్ మెకానిజంలో మనం మాట్లాడుతున్నది వేర్వేరు సమయ స్లైస్లు లేదా టైమ్ స్లాట్లు ఇలాంటి రకమైన భావనలను కలిగి ఉండాలి మరియు కొన్ని పరికరాలకు నిర్దిష్ట సమయ స్లాట్లు కలిగి ఉంటాయి ఇవి తుది పరికరాలు మనకు తెలిసిన అంచు పరికరం ఇతర సమయ స్లాట్లను పంచుకుంటాయి నియంత్రికకు ఇవ్వబడుతుంది ఇవన్నీ మీకు వేర్వేరు సమయ స్లైస్లు లేదా సమయ స్లాట్లు వేర్వేరు సమయాల్లో తెలుసుకొని వాటిని ఉపయోగిస్తాయి ప్రాథమికంగా స్లైసింగ్ విధానం మనకు 6TiSCH నెట్వర్క్లోని ప్రత్యేకమైన ఫార్వార్డింగ్ మార్గాలను మరింత సమర్థవంతంగా అందిస్తుంది మరియు నియంత్రణ ఓవర్హెడ్ను తగ్గించడంలో కూడా మనకు సహాయపడుతుంది ప్రాథమికంగా సమగ్రంగా 6TiSCH ను స్లైసింగ్ మెకానిజం ద్వారా అందించడం నిర్ణయాత్మక తక్కువ జాప్యం నెట్వర్క్ పనితీరును మెరుగుపరచడానికి కమ్యూనికేషన్ ముఖ్యంగా ఓవర్హెడ్ నియంత్రణను పూర్తిగా తగ్గించడం మరియు మొదలైనవి అందించడం ప్రయోజనాలు ఏమిటంటే మనం SDN ను ఉపయోగిస్తే మనం ఈ విషయాలన్నింటినీ మరింత సమర్థవంతంగా చూడాలి ఇది చాలా క్లుప్తంగా ఈ సాఫ్ట్వేర్ 6TiSCH ప్రోటోకాల్ స్టాక్ను ఎలా నిర్వచించింది వాటిలో దేనినైనా వివరంగా తెలుసుకోవడానికి నేను వెళ్ళడం లేదు కానీ మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఇవి వేర్వేరు పొరలు మనం ఇంతకుముందు మాట్లాడిన చాలా దిగువ 802 4 ప్రమాణంలో పొరలు ఉన్నాయి అయితే ఇవి మీకు TSCH RDC SYNCH వంటి అనుకూలీకరించిన వాటిని తెలుసు అప్పుడు మీకు ఈ 802 4 2015 TSCH MAC ఉంది మరియు మీకు ఈ 6Low PAN HC ఉంది 6Low PAN ప్రాథమికంగా ఇది నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్ అని మీకు తెలుసు 6Low PAN HC మేము ఇంతకుముందు వేరే ఉపన్యాసంలో మాట్లాడాము మరియు ఈ 6 ప్రాథమికంగా IPV6 నుండి వచ్చింది మరియు 6TiSCH ప్రోటోకాల్లో ఉపయోగించబడింది ప్రాథమికంగా 6TiSCH లో 6 IPV 6 నుండి లేదా 6 Low PAN నుండి వచ్చింది ఆపై మనం మైక్రో SDN యొక్క ఈ భావనలను కలిగి ఉన్నాo మరియు ఈ మైక్రో SDN ప్రాథమికంగా తేలికపాటి ప్రోటోకాల్ స్టాక్ను పరిచయం చేస్తుంది ఇది కంట్రోల్ సమతలము తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఓవర్హెడ్ను మరియు ఇది ఈ కాంటికి ఆపరేటింగ్ సిస్టమ్లో IEEE 802 4 అమలుపై ఆధారపడి ఉంటుంది ఇది అనుకరణ కోసం సెన్సార్ నెట్వర్క్లు కాంటికి విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి ఇది ప్రాథమికంగా కాంటికి ఆపరేటింగ్ సిస్టమ్ పైన నడుస్తుంది IIoT కోసం సాఫ్ట్వేర్ నిర్వచించిన అంచు ఇక్కడ మీరు చూపించిన వాటిలాగా ఎడ్జ్ నెట్వర్క్లో మనకు వివిధ పారిశ్రామిక పరికరాలు మరియు పరికరాలు ఉన్నాయి ఆపై మనకు ఈ విభిన్న క్లస్టర్ హెడ్లు ఉన్నాయి మరియు మీకు ఈ ఎడ్జ్ సర్వర్లు ఉన్నాయి ఆ తర్వాత ఈ ప్రత్యేకమైన పద్ధతిలో ఇంటర్నెట్ పని చేయబోతున్నారు ఆపై మీకు ఈ ఎస్డిఎన్ కంట్రోలర్ ఉంది ఇది మొత్తం విషయాన్ని నియంత్రించడానికి ఉంటుంది మీరు సాఫ్ట్వేర్ డిఫైన్డ్ ఎడ్జ్ IIoT ఆర్కిటెక్చర్లో క్లస్టర్ హెడ్ ఇండస్ట్రియల్ క్లౌడ్ ఎడ్జ్ నెట్వర్క్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ కంట్రోలర్ డివైజెస్ అండ్ ఎక్విప్మెంట్స్ మరియు ఈ ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్లో సంపూర్ణంగా చూపబడిన ఈ అనువర్తనాలు మరియు ఇది చాలా స్వీయ వివరణాత్మకమైనది నేను ఈ విభిన్న భాగాల ద్వారా మరింత వివరంగా చెప్పనవసరం లేదు సాఫ్ట్వేర్ డిఫైన్డ్ కంట్రోల్ ప్లేన్ స్మార్ట్ ఎనర్జీ స్మార్ట్ రీడ్ దృశ్యాలు వర్తిస్తుంది స్మార్ట్ గ్రిడ్ పర్యవేక్షణ వ్యవస్థలలో కేంద్రీకృత నియంత్రికను ఉపయోగించి దాన్ని ఉపయోగించవచ్చు సాఫ్ట్వేర్ నిర్వచించిన స్మార్ట్ గ్రిడ్ విభిన్న భాగాలు ఉన్నాయి ఇవి భాగాలలో డిస్ట్రిబ్యూటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ DMS DERMS వంటి ప్రాథమికంగా అవి డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ SCADA ఉంది ఇది ఆటోమేషన్కు ముఖ్యమైనది ఇది IIoT యొక్క ఆటోమేషన్ మరియు ఎనేబుల్మెంట్ ముందు మరియు SDIIoT కొరకు కూడా మనం చూసినట్లుగా SCADA అనేది మనం చర్చించినదానిని ప్రారంభించడానికి చాలా ముఖ్యమైన భాగం ప్రాథమికంగా ఈ ప్రత్యేక సాహిత్యం మీరు SDN ప్రారంభించబడిన స్మార్ట్ గ్రిడ్ కోసం ఆసక్తి కలిగి ఉంటే ఈ ప్రత్యేక సాహిత్యం స్మార్ట్ గ్రిడ్ కోసం సాఫ్ట్వేర్ నిర్వచించిన నియంత్రణ ప్లేన్ తో మీరు ఎలా వ్యవహరించబోతున్నారో ముఖ్యాంశాలను ఇస్తుంది స్మార్ట్ గ్రిడ్ కోసం సాఫ్ట్వేర్ నిర్వచించిన నియంత్రణ సమతలము యొక్క సమగ్ర వీక్షణ ఇది ఇది కంట్రోల్ ప్లేన్ను మాత్రమే చూపిస్తుంది ఈ విభిన్న సౌత్బౌండ్ మరియు ఇంటర్మీడియట్స భాగాలను కలిగి ఉంటారు స్విచ్లు మరియు రౌటర్లు కార్యకలాపాలు మరియు నిర్వహణ సేవావంటి భాగాలతోనిర్వహణ తప్పు డిస్కవరీ ట్రాకింగ్సాధారణ భద్రతా సమస్యలలో తప్పు సహనం టాప్ టోపాలజీ నిర్వహణ మరియు మొదలైనవి ఇవన్నీ ప్రత్యేక పొరలో నియంత్రణ పొరలో ప్రాథమికంగా జాగ్రత్తగా చూసుకుంటాయి మునుపటి స్లైడ్లో నేను మీకు చూపించిన వాటిలాంటి విభిన్న భాగాలను మీరు మరొక వైపు కలిగి ఉన్నారు SCADA DERMS మరియు DMS ఈ అధునాతన పంపిణీ నిర్వహణ వ్యవస్థలో భాగం స్మార్ట్ గ్రిడ్ కోసం సాఫ్ట్వేర్ నిర్వచించిన ఎస్డిఎన్ సేవలను అందించడానికి అవి కలిసి పనిచేస్తుంది SDN కి సంబంధించి సవాళ్లు మరియు ఇది IIoT లో అమలు చేయడం IIoT మనం తక్కువ శక్తిని కలిగి ఉన్న అధిక పరిమితి కలిగిన లాస్సీ నెట్వర్క్ గురించి మాట్లాడుతున్నాము ఈ రకమైన స్థిరమైన వాతావరణంలో SDN అమలు నిర్బంధ వాతావరణంలో ఈ రకమైన బహిరంగ ప్రవాహాన్నిఅమలు చేయడం అవసరం కానీ ఇది చాలా పెద్ద సవాలు ఓపెన్ ఫ్లో ప్రోటోకాల్ కూడా హెవీవెయిట్ మరియు ఓపెన్ ఫ్లోను అమలు పరిమితి IIoT పరిసరాలలోచేస్తుంది నష్టపోయే వాతావరణాలు చాలా పెద్ద సవాలు అయితే ఇది కూడా చేయాలి మనం ఓపెన్ ఫ్లో లేదా ఇతర సాఫ్ట్వేర్ నిర్వచించిన పరిష్కారాలలో ఎలా తయారు చేయవచ్చనే దానిపై దృష్టి సారించే విభిన్న రచనలు ఉన్నాయి IIoT యొక్క ఈ రకమైన అడ్డంకి నష్టపరిచే వాతావరణంలో అమలు చేయడానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది వేర్వేరు సమస్యలు కై వేర్వేరు పరిష్కారాలు ఉన్నాయి పొగమంచు నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకోండి ఇక్కడ బహిరంగ ప్రవాహం యొక్క కొంత భాగం లేదా మీరు మాట్లాడిన సాఫ్ట్వేర్ నిర్వచించిన పరిష్కారాలు పొగమంచు నోడ్లలో అంచు పరికరాల్లో మరియు మరెన్నో భాగాలను క్లౌడ్లో కేంద్రీకృత పద్ధతిలో అమలు చేయవచ్చు IIoT యొక్క ఈ పరిమితి మరియు నష్టపరిచే పరిసరాల కోసం సాఫ్ట్వేర్ నిర్వచించిన నెట్వర్క్లను అమలు చేసే ఈ విభిన్న సవాళ్లను జాగ్రత్తగా చూసుకోవటానికి పొగమంచు ప్రారంభించబడిన పరిష్కారాలు వంటివి కూడా ప్రతిపాదించబడుతున్నాయి సమాజంలో ఉన్న ఒక ప్రసిద్ధ ఎమ్యులేటర్ అయిన మినీనెట్ ద్వారా బహిరంగ ప్రవాహాన్ని అమలు చేయడాన్ని మేము ఇప్పుడు మీకు చూపించబోతున్నాము సాఫ్ట్వేర్ నిర్వచించిన నెట్వర్క్లను అమలు చేయడానికి మరియు IIoT యొక్క అవసరాలను తీర్చడానికి మీరు మినీనెట్ ను ఎలా ఉపయోగించవచ్చో నేను మీకు త్వరలో క్లుప్త డెమో ఇవ్వబోతున్నాను నాతో పాటు మిస్టర్ సమరేష్ బేరా ఈ ప్రత్యేకమైన డెమో ఇవ్వడంలో నాకు సహాయం చేస్తారు మినెట్లో అమలు కోసం ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో నేను మొదట మీకు చూపించబోతున్నాను మినినెట్లో సాఫ్ట్వేర్ నిర్వచించిన నెట్వర్క్లను అమలు చేయబోతోంది చెప్పనివ్వండి మినినెట్ అనేది ఈ సాఫ్ట్వేర్ నిర్వచించిన నెట్వర్క్ దృష్టాంతాన్ని ఎమ్యులేట్ చేయబోయే ఎమ్యులేటర్ మరియు మనం IIoT ట్రాఫిక్ను ఉపయోగించబోతున్నాం IoT ట్రాఫిక్ మరింత ప్రత్యేకంగా ఈ వేర్వేరు నోడ్ల యొక్క ఇన్స్టాంటియేషన్ను జాగ్రత్తగా చూసుకోబోయే ఈ మినెట్ మనకు ఉంది ఈ రౌండ్ సర్కిల్స్ మీ విభిన్న స్విచ్లు అని చెప్పండి ఇవి మన స్విచ్లు మరియు ఈ స్విచ్ల ద్వారా మనం కొంత IIoT ట్రాఫిక్ను తేలుకోబోతున్నాం మరియు ఈ స్విచ్లు ఓపెన్వి అని పిలువబడతాయి ఇది ప్రాథమికంగా ఆ స్విచ్లలో ఓపెన్ ఫ్లో ఎనేబుల్మెంట్ మనకు ఈ ఓపెన్ గుండ్రని వృత్తాలు ఉన్నాయి ఇవి ఓపెన్ వి ఎనేబుల్డ్ స్విచ్లు అని అనుకుందాం ఇది దానిలో బహిరంగ ప్రవాహాన్ని అమలు చేస్తుంది మరియు ఈ వేర్వేరు నోడ్ల ద్వారా వచ్చే IIoT ట్రాఫిక్ మరియు మనకు ఒక నియంత్రిక ఉంటుంది SDN లో మనకు ఒక రకమైన కంట్రోలర్ అవసరమని మనం ఇప్పటికే చూశాము మరియు మనం ఉపయోగించబోయే నిర్దిష్ట కంట్రోలర్ పేరు పాక్స్ ఈ ఓపెన్వి స్విచ్లు ఉన్న ఈ వేర్వేరు స్విచ్లపై పాక్స్ కంట్రోలర్ ఈ ప్రత్యేక నియంత్రణను కలిగి ఉంటుంది మరియు వాటి పైన మీకు ఒక అప్లికేషన్ లేదా వేరే అనువర్తనాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని అప్లికేషన్ రన్ ఉన్నాయి మనం కొన్ని రౌటింగ్ ప్రోటోకాల్ను చూద్దాం నేను ఆలోచించగలిగే సరళమైన రౌటింగ్ ప్రోటోకాల్ చిన్న ఆలస్యం కలిగిన మార్గం అంటే అతి తక్కువ ఆలస్యం కలిగిన మార్గం ఎంచుకోబడుతుంది సంక్షిప్తంగా దీనిని ఎస్పిడి చిన్నదైన మార్గం అని పిలుస్తారు తక్కువ ఆలస్యం కలిగి ఉన్న మార్గం ఎంచుకోబడుతుంది ఈ ప్రత్యేకమైన నియంత్రికను ఉపయోగించి చిన్నదైన ఆలస్యం కలిగిన మార్గం ప్రోటోకాల్ అమలు చేయబడుతుంది ఇప్పుడు మీరు ఎలా అమలు చేయబోతున్నారు మరియు ఈ రౌటింగ్ ఎలా జరగబోతోంది అని మనం చర్చిస్తాము మరియు ఇది ఈ గూగుల్ క్లౌడ్ ద్వారా అమలు చేయబడిన మినెట్ వాతావరణం మరియు మినినెట్ ఎమ్యులేటర్ ఉపయోగించి ఈ అమలును మేము ఎలా చేయబోతున్నామో నేను మీకు చూపించబోతున్నాను నేను అలా చేసే ముందు మీరు దీన్ని నేర్చుకునే ముందు మీరు ఏమి చేయాలో కూడా మీకు చూపిస్తాను మొదట అమలు కోసం మనం ప్రాథమికంగా కొన్ని సిస్టమ్ సెట్టింగులను కలిగి ఉండాలి ఈ వేర్వేరు సెట్టింగులు మేము మినినెట్లో చిన్నదైన ఆలస్యం కలిగిన మార్గం ప్రోటోకాల్ను అమలు చేయడానికి ముందు చేయవలసి ఉంటుంది మొదట సిస్టమ్ అవసరాలు ఏమిటంటే ఉబుంటు 14 మరియు అంతకంటే ఎక్కువ 2 కోర్ సిపియు మరియు 20 జిబి స్టోరేజ్తో కనీసం 4 జిబి ర్యామ్తో ఉండాలి ఇతర అవసరాలు కోసం మనం కొన్ని సాఫ్ట్వేర్ పైథాన్ 2 7 నెట్వర్క్స్ 2 1 మరియు పిప్లను ఇన్స్టాల్ చేయవలసి ఉందని కోసం తెలుసు మరియు మరికొన్ని ఇన్స్టాలేషన్లు చేయవలసి ఉంటుంది మీరు ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు మినినెట్ను మరియు POX ని ఇన్స్టాల్ చేయాలి మినినేట్ ఇన్స్టాలేషన్ మినినెట్ను డౌన్లోడ్ చేయడానికి నేను మీకు మూలాన్ని ఇచ్చానని మీకు తెలుసు మరియు ఇన్స్టాలేషన్ కోసం ఉపయోగించగల కమాండ్ కూడా ఇక్కడ ఇవ్వబడింది sh ఇది ఈ మినినెట్ పాక్స్ మొదలైన వాటిని ఇన్స్టాల్ చేయబోతోంది ఇతరఏమైనా డిపెండెన్సీలు ఉన్నా ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత ప్రతిదీ ఇన్స్టాల్ చేయబడుతుంది ఆ తరువాత మనం నెట్వర్క్ టోపోలాజీ సృష్టిని కలిగి ఉండబోతున్నాం దాని కోసం ఈ ప్రత్యేకమైన ప్యాకేజీని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు దానిని ఈ పద్ధతిలో ఇన్స్టాల్ చేయవచ్చు ఇది మనం ఉపయోగించిన ఈ ట్రాఫిక్ జనరేటర్ మనం D ITG ట్రాఫిక్ జనరేటర్ను ఉపయోగించాము మరియు ఈ ప్రత్యేక మూలం నుండి సేకరించవచ్చని మనకు తెలుసు అందువల్ల ప్రయోగాత్మక సెట్టింగులు ప్రాథమికంగా మీకు తెలుసు దయచేసి ఈ శీర్షిక ద్వారా వెళ్ళండి ఇది 2018 లో కంప్యూటింగ్లో అభివృద్ధి చెందుతున్న అంశాలపై IEEE లావాదేవీలలో ప్రచురించబడింది మరియు సంబంధిత DOI కూడా మీ కోసం ఇవ్వబడింది ఈ ప్రత్యేక సూచనను ఉపయోగించి మీరు అక్కడ ఉన్న సంబంధిత సెట్టింగులను మా శీర్షిక ద్వారా వెళ్ళవచ్చు ఈ ప్రత్యేకమైన ప్రయోగాన్ని మీకు చూపించడానికి మేము ఆ సెట్టింగులను ఉపయోగిస్తాము లింక్ బ్యాండ్విడ్త్ లింక్ ఆలస్యం ప్రవాహ అవసరాలు ట్రాఫిక్ ఉత్పత్తి రేటు ప్యాకెట్ పరిమాణం మొదలైన వాటి సెట్టింగులు ఈ ప్రత్యేక శీర్షికలో పేర్కొనబడ్డాయి ఆ సెట్టింగులను ఉపయోగించండి నేను మీకు చెప్పిన ప్రయోగాత్మక ప్లాట్ఫాం గూగుల్ క్లౌడ్ను ఉపయోగిస్తుందని అందువల్ల ఉదాహరణకి ఈ ప్రత్యేకమైన గూగుల్ క్లౌడ్ ఉపయోగిస్తున్నాము సిపియు ఇంటెల్ స్కైలేక్ 2 వర్చువల్ సిపియులు ర్యామ్ 7 5 జిబి మరియు 50 జిబి స్టోరేజ్తో మరియు ఫార్వార్డింగ్ సూత్రం ఉపయోగించబడుతుంది అతి తక్కువ ఆలస్యం కలిగిన మార్గం మనం ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్ ప్రోటోకాల్ లేదా MRC లేదా మరేదైనా రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ రీప్ లేదా మనకు కావలసిన ఇతర రౌటింగ్ అల్గారిథమ్ను ఉపయోగించవచ్చు ఉదాహరణ కోసమే మేము మీకు అతి తక్కువ ఆలస్యం కలిగిన మార్గాన్ని చూపించబోతున్నాము మరియు ప్యాకెట్లను 1 పాయింట్ నుండి మరొకదానికి ఎలా ఫార్వార్డ్ చేయబోతున్నామో మీకు తెలుసు ఈ ప్యాకెట్లు ప్రాథమికంగా మనం మాట్లాడుతున్న ట్రాఫిక్ ప్యాకెట్లను రౌటింగ్ చేస్తున్నాయి మేము మీకు చూపించబోయే ఫలితాలు ప్రాథమికంగా నెట్వర్క్ పనితీరు పర్యవేక్షణ నిర్గమాంశ జిట్టర్ ప్యాకెట్ నష్టం కొన్ని ప్రామాణిక నెట్వర్క్ పనితీరు పర్యవేక్షణ పారామితులు మరియు ఇవి ప్యాకెట్ ఇన్లో ని కంట్రోలర్ వద్ద కూడా ఉపయోగించబడతాయి అంటే నియంత్రికకు వస్తున్న ప్యాకెట్ల సంఖ్య మరియు అక్కడ ఉన్న QoS ఉల్లంఘనలు ఇవన్నీ మనం కొలవవచ్చు మరియు చూపవచ్చు మీరు ఒక పరిశోధనా పత్రం గురించి మాట్లాడుతుంటే ప్రాథమికంగా మీరు ఈ నెట్వర్క్ పారామితులును ప్లాట్ చేయండి ఈ నెట్వర్క్ పారామితులను ఇది సమయానికి సంబంధించి చూపిస్తుంది మనం చూపించబోయే ఈ ప్రత్యేకమైన ప్రోటోకాల్ను అమలు చేయడానికి మరియు పనితీరు కోసం ఈ ఆదేశం ఉపయోగించాలి ఇది మనం ఉపయోగించబోయే ఈ ప్రత్యేక ఆదేశం ఇప్పుడు ఈ ప్రత్యేక విండోకు వెళ్దాం మరియు విషయాలు ఎలా పని చేయబోతున్నాయో చూపిద్దాం ప్రొఫెసర్ మిశ్రా చెప్పినట్లుగా మనం బరాబాసి ఆల్బర్ట్ను ఉపయోగించి నెట్వర్క్ టోపోలాజీని సృష్టించడానికి మినినెట్ ఎమ్యులేటర్ను ఉపయోగిస్తాము మరియు స్విచ్లను నియంత్రించడానికి మనం POX కంట్రోలర్ను ఉపయోగిస్తాము మరియు మేము ఓపెన్ ఫ్లో 1 1 ను ఉపయోగిస్తున్నాము మినినెట్ 1 1 కి మద్దతు ఇస్తున్నందున ఇది 1 2 లేదా 1 3 కి మద్దతు ఇవ్వదు మనం ఓపెన్ ఫ్లో వెర్షన్ 1 1 ను ఉపయోగిస్తాము ఎడమ వైపు విండోలో మనకు పోక్స్ కంట్రోలర్ టెర్మినల్ ఉంది మరియు కుడి వైపున మనకు మినెట్ టోపోలాజీ టెర్మినల్ ఉంది మొదట మనం POX కంట్రోలర్ను ఎనేబుల్ చేయాలి తద్వారా ఇది స్విచ్లను వినగలదు నేను ఒక ఆదేశాన్ని ఉపయోగిస్తాను అతి తక్కువ ఆలస్యం కలిగిన మార్గం వంటి అవసరాలకు అనుగుణంగా నేను ఒక కోడ్ వ్రాసిన ఆదేశం ఇది పైథాన్ ప్రోగ్రామ్ "పైథాన్ పోక్స్ py" ను అమలు చేస్తుంది ఇది POX కంట్రోలర్ యొక్క అన్ని మాడ్యూళ్ళను ప్రారంభిస్తుంది అప్పుడు మనకు డిజైన్ స్కీమ్ ఉంది ఆపై ఓపెన్ ఫ్లో డాట్ డిస్కవరీ తద్వారా ఏది కనుగొనబడిందో అది అన్ని స్విచ్లను వినగలదు చివరకు మనం డీబగ్గింగ్ పద్ధతిని ప్రారంభించాము మనం ఈ ఆదేశాన్ని అమలు చేద్దాం పోర్ట్ నంబర్ 6633 లో ఓపెన్ ఫ్లో వింటున్నట్లు మీరు చూడవచ్చు మరియు ఇది స్థానిక నియంత్రిక కాబట్టి మనకు బాహ్య IP చిరునామా లేదు ఇప్పుడు POX కంట్రోలర్ వింటున్నది పాక్స్ కంట్రోలర్ను ప్రారంభించిన తరువాత మనం మినీనెట్ ఉపయోగించి నెట్వర్క్ను అనుకరిస్తాము దాని కోసం "సుడో పైథాన్ py" అనే నిర్దిష్ట ఆదేశం ఉంది మనం టోపోలాజీని సృష్టించడానికి మరియు ట్రాఫిక్ను రూపొందించడానికి ఒక నిర్దిష్ట లిపిని సృష్టించాము నెట్వర్క్ను ఎమ్యులేట్ చేసిన తర్వాత మీరు బరాబాసి ఆల్బర్ట్ మరియు టోపోలాజీని స్విచ్లను వింటున్న పోక్స్ కంట్రోలర్ను ఉపయోగించి నెట్వర్క్ను సృష్టించారు అందువల్ల మీరు ఓపెన్ ఫ్లో డాట్ డిస్కవరీని చూడవచ్చు విభిన్న స్విచ్లను కనుగొనవచ్చు లింక్ స్విచ్లు కనుగొనబడ్డాయి నేను పాక్స్ కంట్రోలర్ వైపు వెళితే విభిన్న లింకులు కనుగొనబడినట్లు మీరు చూస్తారు మరియు ఇవి POX కంట్రోలర్కు అనుసంధానించబడిన స్విచ్లు ఇప్పుడు టోపోలాజీని సృష్టించిన తరువాత టోపోలాజీ స్థిరంగా ఉంది మరియు ఇదిPOXఅనుసంధానించబడి ఉంది ఇప్పుడు కమాండ్ జెన్ ఉపయోగించి కంట్రోలర్కు నేను ట్రాఫిక్ను ఉత్పత్తి చేస్తాను జెన్ రాయడం అంటే మనం నిర్వచించిన IoT ట్రాఫిక్ను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది మేము స్క్రిప్ట్లో వ్రాసాము నేను gen లో ఉంచినట్లయితే అది IoT ట్రాఫిక్లను ఉత్పత్తి చేస్తుంది మేము ట్రాఫిక్ను 100 సెకన్ల పాటు అనుకరించాము అంటే 100 సెకన్ల పాటు ఇది తక్కువ సంఖ్యలో ప్రవాహాలను ఉత్పత్తి చేస్తుంది ప్రవాహం అనేది ప్యాకెట్ల ప్రవాహం అంటే మనకు తక్కువ సంఖ్యలో ప్రవాహాలు ఉన్నాయి కాని ప్యాకెట్ల సంఖ్య 1000 క్రమంలో ఉన్నాయి పోక్స్ కంట్రోలర్ వద్ద ఎడమ వైపున మీరు టిసిపి ప్రవాహం కోసం యుడిపి ఫ్లోస్ ప్యాకెట్ కోసం ఒక ప్యాకెట్ చూడవచ్చు వేర్వేరు ప్యాకెట్ ప్రవాహాలు సృష్టించబడతాయి మరియు పాక్స్ కంట్రోలర్ సందేశాలలో ప్యాకెట్ను అందుకుంటుంది ప్రయోగాన్ని పూర్తి చేయడానికి కొంత సమయం కోసం వేచి ఉండండి ఆపై మేము మీకు ఫలితాలను చూపుతాము అన్ని రవాణాలు ఉత్పత్తి చేయబడతాయి ప్రవాహాలు ఉత్పత్తి చేయబడతాయి మరియు వివిధ పోర్టుల యొక్క UDP పోర్టులపై ముగింపును మూలంగా ఉత్పత్తి చేయడాన్ని మీరు చూడవచ్చు మనం ట్రాఫిక్ ఉత్పత్తిని పూర్తి చేసాము మినినెట్ ఎమ్యులేటర్ నుండి నిష్క్రమించండి ఎడమ వైపున మీరు POX వద్ద చూడవచ్చు కంట్రోలర్ స్విచ్లు డిస్కనెక్ట్ అవుతున్నాయని స్విచ్ ఐడి నంబర్తో డిస్కనెక్ట్ చేయబడిందని గుర్తించబడింది ఇప్పుడు ఫలితాలను చూపిస్తాను ఇక్కడ మీరు మినెట్ ఎమ్యులేటర్ వద్ద ఒక లాగ్ ఉత్పత్తి అవుతుంది ఇది విభిన్న నెట్వర్క్ పనితీరు మాతృకను కలిగి ఉంటుంది నేను డి ఐటిజి

ఇది మొత్తం విషయాన్ని కంపైల్ చేస్తోంది ఇప్పుడు మీరు చివరలో చూడగలిగేది మనం మొత్తం ప్రవాహాల సంఖ్యను 24 మొత్తం సమయం 50 సెకన్లు మేము 50 సెకన్లలో 100 సెకన్లు నిర్వచించినప్పటికీ అన్ని ప్రవాహాలు నెట్వర్క్లో ఉత్పత్తి చేయబడతాయి మరియు మళ్ళించబడతాయి నేను చెప్పినట్లుగా మొత్తం ప్యాకెట్ల సంఖ్య 1000 ల క్రమంలో ఉంది 24 ప్రవాహాల కోసం మొత్తం ప్యాకెట్ల సంఖ్య 74150 ఉత్పత్తి అవుతుంది సగటు ఆలస్యం అంటే 218 మిల్లీసెకన్లు అప్పుడు సగటు జిట్టర్ 18 మిల్లీసెకన్లు ఆపై మనకు సగటు బిట్ రేట్ ఉంది ఇది నిర్గమాంశ చివరికి మనకు 4578 kbps వచ్చింది మరియు చివరికి మీరు ప్యాకెట్ల సగటు సంఖ్య 1 85 శాతం పడిపోవడాన్ని చూడవచ్చు ఇది చాలా తక్కువ మీరు మీ స్వంత బెంచ్మార్క్ను రూపొందించవచ్చు మరియు మీరు దానిని ప్రయోగించవచ్చు మరియు తదనుగుణంగా మీరు నెట్వర్క్ పనితీరును కొలవవచ్చు POX కంట్రోలర్ వద్ద ఏమి జరిగిందో చూద్దాం నేను POX నియంత్రిక నుండి నిష్క్రమిస్తున్నాను ఫలితాలను మనం ఎక్కడ నిల్వ చేసామో మనం పొందిన వాటిని చూద్దాం "కాట్ గణాంకాలు 1 లాగ్" మనం దీనిని రూపొందించాము మనం ఇక్కడ ఏమి పొందామో తనిఖీ చేద్దాం మనకు లభించిన మొత్తం ఐపి ప్యాకెట్ల సంఖ్య 277 యుడిపి ప్యాకెట్ల సంఖ్య మనకు 202 అందుకుంది ఎందుకంటే ప్రొఫెసర్ మిశ్రా మాదిరిగా విలక్షణంగా ఐయోటి దృష్టాంతంలో మనకు యుడిపి ప్రవాహాలు ఉన్నాయని పేర్కొన్నారు మనం UDP ప్యాకెట్ను కూడా లెక్కించాము మరియు UDP ప్రవాహాల సంఖ్య 24 ఎడమ కుడి వైపున మీరు ప్రవాహాల సంఖ్య 24 కూడా ఉత్పత్తి అవుతుందని చూడవచ్చు ఇది QoS ఉల్లంఘించిన UDP ప్రవాహం 0 మనకు నెట్వర్క్లో 74150 ప్యాకెట్లు ఉన్నప్పటికీ మనకు నియంత్రిక చివర సందేశాలలో 277 ప్యాకెట్ మాత్రమే వచ్చింది అంటే ప్రవాహ నియమాల ప్రకారం ప్రవాహ నియమంతో సరిపోలిన అనేక సంఖ్యలో ప్యాకెట్లు చివరికి నియంత్రిక రేటుతో ప్యాకెట్ను ఉత్పత్తి చేయకుండా గమ్యానికి పంపబడతాయి ఇది మేము మీకు చూపించిన ఒక చిన్న డెమో తద్వారా మీరు IoT ట్రాఫిక్ను అనుకరించవచ్చు మరియు మీరు నెట్వర్క్ పనితీరును పర్యవేక్షించవచ్చు సెన్సార్ల నుండి నెట్వర్క్కు వస్తున్న నిజమైన డేటాను కూడా మీరు దశలవారీగా చేయవచ్చు మరియు మీరు అమలు చేయవచ్చు SDN కంట్రోలర్ను ఉపయోగించి నిజ సమయంలో మీ స్వంత రౌటింగ్ అల్గోరిథం కలిగి ఉండండి ఆలస్యం లేదా కనీస నష్టాన్ని తగ్గించండి లేదా నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచాలని మనం కోరుకుంటున్నాము దీనితో భిన్నమైన సూచనల జాబితా మేము పూర్తి చేసాము మరియు ఇది IIoT మరియు సాఫ్ట్వేర్ నిర్వచించిన IIoT పై మరింత తెలుసుకోవడానికి ఈ సూచనలు మీకు విభిన్న పరిష్కారాల గురించి మరియు అమలులో ఉన్న విభిన్న కార్యక్రమాల గురించి మంచి ఆలోచనను ఇస్తాయి ఈ ప్రత్యేక సాహిత్యం ద్వారా 6TiSCH నిర్మాణాన్ని మరియు ఇది పారిశ్రామిక IoT దృశ్యాలకు దత్తత మరియు IIoT కోసం 6TiSCH ఆర్కిటెక్చర్ కోసం SDN ఎలా ప్రారంభించబడిందో అర్థం చేసుకోవడానికి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను దీనితో మేము IIoT కోసం సాఫ్ట్వేర్ నిర్వచించిన నెట్వర్క్లపై మొత్తం ఉపన్యాసాల ముగింపుకు వచ్చాము ధన్యవాదాలు